రెండు టెర్మినల్ ఎలిమెంట్ కోసం సాధారణంగా పవర్ మరియు ఎనర్జీ ని నిర్వచించాము ఇప్పుడు దానిని అన్నీ ఎలెమెంట్స్ కు ఒక్కొక్కటిగా వర్తింప చేస్తూ మరియు వాటి లక్షణాలను అధ్యయనం చేస్తాము మొదట రెసిస్టర్ ను పరిశీలిస్తాము ఎప్పటిలాగే వోల్టేజ్ మరియు కరెంట్ కి పాసివ్ సైన్ కన్వెన్షన్ ని పరిగణిద్దాము మరియు ఏదైనా రెండు టెర్మినల్ ఎలిమెంట్ P V I మరియు వీటిలో ప్రతి ఒక్కటి కూడా సమయం మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇప్పుడు ఒక రెసిస్టర్కు వోల్టేజ్ అనేది కరెంట్రెసిస్టెన్స్ అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేక రెసిస్టర్ సంబంధం దీనిని IR × I అని వ్రాయవచ్చు ఇది కరెంట్ మరియు వోల్టేజ్ ఇది అవుతుంది ప్రత్యామ్నాయం గా దీనిని V × V R అని వ్రాయవచ్చు ఇది కరెంట్ మరియు వోల్టేజ్ ఇక్కడ V2R అవుతుంది ఇప్పుడు వాస్తవానికి వోల్టేజ్ లేదా కరెంట్ సమయం మీద ఆధారపడి ఉంటే అప్పుడు పవర్ సమయంతో మారుతుంది కానీ వ్యక్తీకరణలు ఒకే విధంగా ఉంటాయి ఇది రెసిస్టర్కు పంపిణీ చేయబడిన పవర్ V2R కాబట్టి ఇది ఒక రెసిస్టర్కు పంపిణీ చేయబడిన పవర్ యొక్క వ్యక్తీకరణలు అని అర్థం ఇప్పుడు గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇది కరెంటు లేదా వోల్టేజ్ యొక్క వర్గం ను కలిగి ఉంటుంది వోల్టేజ్ మరియు కర్రెంట్ లు వాస్తవమైనవి రెసిస్టర్ గ్రహించిన పవర్ ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది రెసిస్టర్ ఎల్లప్పుడూ పవర్ ని గ్రహిస్తుంది కాబట్టి ఇది చాలా సులభంగా ఉంటుంది పవర్ యొక్క వ్యక్తీకరణ నుంచి కరెంటు యొక్క వర్గంస్క్వేర్ లేదా వోల్టేజ్ యొక్క వర్గమునకుస్క్వేర్ అనులోమానుపాతంలో కనిపిస్తుంది ఒక రెసిస్టర్ ఎల్లప్పుడూ పవర్ ను గ్రహిస్తుంది మరియు అది హీట్ రూపంలో వెదజల్లుతుంది కాబట్టి ఒక రెసిస్టర్ ద్వారా కరెంట్ పంపితే అది వేడి అవుతుంది మరియు పవర్ ను గ్రహిస్తుంది వాస్తవానికి అయితే వెదజల్లుతుంది మరియు పవర్ రెసిస్టర్ను వేడి చేస్తుంది సూత్రం ఏదైనా ఉపయోగకరమైన పరికరం లను కూడా ఉపయోగిస్తుంది ఎలక్ట్రిక్ స్టవ్ ఉంటే ఏమి జరుగుతుంది అంటే కాయిల్ గుండా కరెంట్ వెళుతుంది ఇది ఒకరకమైన రెసిస్టర్గా ఉంటుంది రెసిస్టెన్స్ విలువ సర్దుబాటు చేయబడి తద్వారా పవర్ కొంత వరకు వేడి చేస్తుంది ఇది ఏ ఉద్దేశానికైనా ఉపయోగపడుతుంది ఒక టైం ఇంటర్వెల్ లో రెసిస్టర్కు పంపిణీ చేయబడిన ఎనర్జీ పరిగణనలోకి తీసుకుంటారు ఇది పట్టింపు లేదు కానీ సమయానికి సంబంధించి t1 నుండి t2 వరకు ఉంటుంది I2Rdt లేదా t1 నుండి t2 వరకు V²R ఉంటుంది మరియు ఇది కూడా ఎల్లప్పుడూ సున్నా అవుతుంది ఎందుకంటే పవర్ ఎల్లప్పుడూ సున్నా కాబట్టి ఒక రెసిస్టర్ ఎల్లప్పుడూ ఎనర్జీ ని గ్రహిస్తుంది అది ఎప్పటికీ ఎనర్జీ ని ఇవ్వదు కాబట్టి ఇది కొంత ఎనర్జీ ని మాత్రమే గ్రహించగలదు కానీ నెట్ ఎనర్జీ ని ఎప్పటికీ ఇవ్వలేదు అది ఎనర్జీ సోర్స్ గా పనిచేయదు అటువంటి ఎలిమెంట్ ని పాసివ్ ఎలిమెంట్ అంటారు కాబట్టి ఒక పాసివ్ ఎలిమెంట్ ఎనర్జీ ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది అది స్వయంచాలకంగా ఎల్లప్పుడూ ఎనర్జీ ని గ్రహిస్తుంది అని సూచిస్తుంది అది ఎప్పటికీ పంపిణీ చేయలేదు మరియు అటువంటి ఎలిమెంట్ పాసివ్ ఎలిమెంట్ కాబట్టి రెసిస్టర్ పవర్ ని మాత్రమే గ్రహిస్తుంది తత్ఫలితంగా ఎనర్జీ ని గ్రహిస్తుంది కానీ ఎనర్జీ ని ఎప్పటికీ ఉత్పత్తి చేయదు మరియు మిగిలిన సర్క్యూట్లకు అందించబడుతుంది ఇక్కడ మనం పాజిటివ్ విలువతో రెసిస్టర్లను పరిశీలిస్తాముఇక్కడ ఫిసికల్ రెసిస్టర్ ఎల్లప్పుడూ పాజిటివ్ విలువలు కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు 0 కన్నా ఎక్కువ అని భావించవలసి ఉంది కాబట్టి అలాంటి ఎలిమెంట్ ని పాసివ్ ఎలిమెంట్ అంటారు రెసిస్టర్ యొక్క I V లక్షణాలను ప్లాట్ చేసి గ్రాఫికల్ గా కూడా చూడవచ్చు ఇంతకుముందు రెసిస్టెన్స్ గురించి చర్చిస్తున్నప్పుడు రెసిస్టర్ యొక్క విలువ ఏమైనప్పటికీ వక్ర రేఖ ఎల్లప్పుడూ పాజిటివ్ స్లోప్ తో సరళ రేఖ గా ఉంటుంది మరియు రెసిస్టెన్స్ సున్నా కంటే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నెగిటివ్ రెసిస్టెన్స్ లను పరిగణలోకి తీసుకోము పాజిటివ్ రెసిస్టెన్స్ కలిగి ఉన్న ఫిసికల్ రెసిస్టర్ ను తీసుకుంటాము కాబట్టి ఇప్పుడు ఆరిజిన్ గుండా వెళుతున్న సరళ రేఖ మొదటి క్వాడ్రంట్ మరియు మూడవ క్వాడ్రంట్లో ఉందని అర్థం మొదటి క్వాడ్రంట్ లో V మరియు I రెండూ పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి వాటి గుణకారం పాజిటివ్ గా ఉంటుంది అంటే మనం నిర్వచించిన విధంగా పవర్ సున్నా కంటే ఎక్కువగా ఉంటుంది మనం నిర్వచించిన పవర్ రెసిస్టర్కు మరియు ఎలిమెంట్ కు పంపిణీ చేయబడిన పవర్ ఇదే పాసివ్ సైన్ కన్వెన్షన్ యొక్క ప్రాముఖ్యత పాసివ్ సైన్ కన్వెన్షన్ అంటే వోల్టేజీలు మరియు కరెంట్ ని తీసుకొని గుణిస్తే అప్పుడు ఎలిమెంట్ పవర్ ని గ్రహిస్తే ఫలితం పాజిటివ్ గా ఉంటుంది ఇప్పుడు మొదటి క్వాడ్రంట్ లో వోల్టేజ్ మరియు కరెంట్ రెండు పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి స్పష్టంగా పవర్ సున్నా కంటే ఎక్కువ మరియు ఎలిమెంట్ పవర్ ని గ్రహిస్తుంది మరియు మూడవ క్వాడ్రంట్ లో వోల్టేజ్ కరెంటు నెగిటివ్ గా ఉంటాయి కానీ V × I స్పష్టంగా పాజిటివ్ గా ఉంటుంది దీని అర్థం మళ్ళీ ఎలిమెంట్ పవర్ ని గ్రహిస్తుంది కాబట్టి రెసిస్టర్ మొదటి మరియు మూడవ క్వాడ్రంట్ లో ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ పవర్ ని గ్రహిస్తుంది మనం ప్లాట్ చేస్తున్న VI లక్షణాలు ఉన్న ఎలిమెంట్ గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు దానికి ఆపోజిట్ గా రెండవ మరియు నాల్గవ క్వాడ్రంట్ లో ఉంటే పవర్ ను అందిస్తుంది కాబట్టి నెగటివ్ రెసిస్టర్ను కలిగి ఉంటే పవర్ ని అందిస్తుంది ఎందుకంటే స్లోప్ నెగటివ్ గా ఉంటుంది అయితే అటువంటి రెసిస్టర్ను ఫిసికల్ గా గ్రహించలేము వాటిని ఆక్టివ్ సర్క్యూట్లను ఉపయోగించి గ్రహించవచ్చు మరియు ఆ భాగం ఈ కోర్సు యొక్క స్కోప్ కి వెలుపల ఉంది ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ కు సరళ రేఖ లక్షణాలు ఉన్నాయి అని సాధారణీకరించండి ఒక ఎలిమెంట్ సరళ రేఖ లక్షణాలు కలిగి లేనప్పటికీ అది మొదటి మరియు మూడవ క్వాడ్రంట్ లో మాత్రమే ఉన్నంత వరకు అంటే అది తప్పనిసరిగా ఆరిజిన్ గుండా వెళ్ళాలి అంటే ఇది పాసివ్ ఎలిమెంట్ అవుతుంది ఎందుకంటే ఇది పవర్ ని మాత్రమే గ్రహిస్తుంది కాబట్టి అలాంటి ఒక ఉదాహరణను గీయండి ఈ ఎలిమెంట్ కొంతమందికి తెలిసి ఉండవచ్చు డయోడ్ అని పిలువబడే దాని లక్షణాలు ఆరిజిన్ గుండా వెళుతుంది మరియు ఇది సుమారుగా కనిపిస్తుంది ఇది నాన్ లీనియర్ కాబట్టి డయోడ్ సర్క్యూట్లను అనలైజ్ చేయడం చాలా కష్టం కానీ ఒక వాస్తవం ఏమిటంటే డయోడ్ లక్షణాలు మొదటి మరియు మూడవ క్వాడ్రంట్ లో మాత్రమే ఉన్నందున ఇది కూడా పవర్ ని గ్రహిస్తుంది కాబట్టి మొదటి మరియు మూడవ క్వాడ్రంట్ లో ఉంటే పవర్ ను గ్రహిస్తుంది అని అర్థం అంటే పాసివ్ ఆపరేషన్ మోడ్ను మరియు మొదటి మరియు మూడవ క్వాడ్రంట్లో మాత్రమే ఉండే ఎలిమెంట్ ను తప్పనిసరిగా పాసివ్ ఎలిమెంట్ ను సూచిస్తున్నాయి మీరు రెండవ లేదా నాల్గవ క్వాడ్రంట్ లో ఉంటే ఎలెమెంట్స్ పవర్ ని పంపిణీ చేస్తాయి కాబట్టి అది యాక్టివ్ గా ఉంటాయి తరువాత వోల్టేజ్ సోర్స్ లేదా కరెంట్ సోర్స్ వంటి ఎలిమెంట్స్ ను చూస్తాము ఇది పవర్ ని పంపిణీ చేయగలవు లేదా పవర్ ని గ్రహించగలవు కాబట్టి ఈ విభాగం నుంచి కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి మొదట రెసిస్టర్ ఎల్లప్పుడూ పవర్ ను గ్రహిస్తుంది తత్ఫలితంగా ఇది ఎల్లప్పుడూ ఎనర్జీ ని గ్రహిస్తుంది ఇది పాసివ్ ఎలిమెంట్ మరియు కొన్ని లక్షణాలు పాస్సివిటీ పై ఇంప్లికేషన్స్ గా కూడా చర్చిస్తాము మీరు మొదటి లేదా మూడవ క్వాడ్రంట్లో I V లక్షణాలు కలిగి ఉంటే అప్పుడు ఎలిమెంట్ పాసివ్ గా ఉంటుంది ఇది రెండవ లేదా నాల్గవ క్వాడ్రంట్ లో ఉంటే పాజిటివ్ గా ఉంటుంది తరువాత అది పనిచేస్తున్న క్వాడ్రంట్ను బట్టి పాసివ్ లేదా యాక్టివ్ గా ఉండే లక్షణాలను చూస్తాము అది ప్యాసివ్ గా లేదా యాక్టివ్ గా ఉండవచ్చు ఇప్పుడు పవర్ యూనిట్లు వాట్స్ ఎలక్ట్రికల్ పవర్ 1 వాట్ 1 వోల్ట్ × 1 ఆంపియర్ కు సమానం ఎనర్జీ యొక్క యూనిట్ ఒక జూల్ మరియు 1 వాట్ 1 జూల్సెకను 1 జూల్ 1 వాట్ × 1 సెకను ఒక సాధారణమైన సందర్భాన్ని పరిశీలిద్దాం మనకు 1 కిలో Ω రెసిస్టర్ ఉంది దాని అంతటా 2 వోల్ట్ లు ఉన్నాయి ఓమ్స్ చట్టం ప్రకారం 2 వోల్ట్ 1 కిలో Ω ఇది 2 మిల్లి యాంప్ కాబట్టి 2 వోల్ట్లు రెసిస్టర్కు వద్ద ఉన్నప్పుడు దీనిలో వెదజల్లిన పవర్ 2 వోల్ట్లు × 2 మిల్లీ ఆంప్స్ అంటే 4 మిల్లీ వాట్స్ ఇప్పుడు దీనిని V² R గా లెక్కించవచ్చు ఇది 2V ²1కిలోΩ అవుతుంది ఇది 4 x10 3 వాట్స్ అంటే 4 మిల్లీ వాట్స్ స్పష్టంగా I² R ను ఉపయోగిస్తే కుడా అదే సమాధానం లభిస్తుంది ఇది కరెంటు 2 రెసిస్టర్ మనకు ఇక్కడ మిల్లీ ఆంప్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది 10 6 ఇది 10 3 మరియు మళ్ళీ 4 x10 3 వాట్స్ 4 మిల్లీ వాట్స్ ఉన్నాయి సహజంగానే ఇవన్నీ ఒకే సమాధానం ఇవ్వాలి ఎందుకంటే రెసిస్టర్లో పవర్ వెదజల్లుతుంది ఇప్పుడు ఈ రెసిస్టర్కు 500 సెకన్ల పాటు 2v వర్తింపబడుతుంది కాబట్టి ఈ 500 సెకన్ల ఇంటర్వెల్ లో పంపిణీ చేయబడిన ఎనర్జీ 4 మిల్లీ వాట్లు 500 సెకన్లు ఇక్కడ నిర్దిష్ట వోల్టేజ్ను వర్తింపచేస్తాం కాబట్టి వోల్టేజ్ సమయం మారుతూ ఉంటే టైం ఇంటర్వెల్ లో పవర్ ను లెక్కించాలి పవర్ సమయం మారుతూ ఉంటుంది మరియు ఈ సమయం ఇంటర్వెల్ తో ఇంటిగ్రేట్ చేయాలి ఇది తిరిగి 2000 మిల్లీ జూల్స్ లేదా 2 జూల్స్ ఎనర్జీ ని ఇస్తుంది చాలా సాధారణమైన లెక్కింపు కానీ రెసిస్టర్ వద్ద వోల్టేజ్ లేదా రెసిస్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ ఇచ్చిన ఇంటర్వెల్ లో రెసిస్టర్కు పంపిణి చేసే పవర్ ని లేదా రెసిస్టర్కు పంపిణీ చేసే ఎనర్జీ ని లెక్కిస్తాము